మానవ వనరుల నిర్వహణపై తరగతికి తిరిగి స్వాగతం నా పేరు ఆరాధన మాలిక్ ఈ కోర్సు చేయడానికి నేను మీకు సహాయం చేస్తున్నాను మనము కష్టమైన ఉద్యోగులతో వ్యవహరించే అంశంతో వ్యవహరిస్తున్నాము మానవ వనరుల నిర్వాహకుడిగా మీ సామర్థ్యంలో విభిన్న పరిస్థితులను మీకు అందించే వివిధ ఉద్యోగులతో మీరు ఎలా వ్యవహరించవచ్చనే దాని గురించి మనము మాట్లాడుతున్నాము ఈ ప్రత్యేక ఉపన్యాసం మీరు ఏమి చేయగలరో దానిపై దృష్టి పెట్టబోతోంది క్రమశిక్షణ అవసరాన్ని అడ్డుకోవడానికి మీరు అమలు చేయగల HR వ్యూహాలు క్రమశిక్షణ అంటే ఏమిటి క్రమశిక్షణను ఎలా నిర్వహించాలో అనే దాని గురించి మాట్లాడాము క్రమశిక్షణా ప్రవర్తనలకు వారంట్ ఇచ్చే పరిస్థితులను నిర్వహించడానికి మీరు ఏమి చేయాలి అనే దాని గురించి మనము మాట్లాడాము ఇప్పుడు నేను చాలా ముఖ్యమైన విషయం గురించి చర్చించబోతున్నాను అది ఏమిటి అంటే మీరు ఎలాంటి క్రమశిక్షణా పద్ధతులను అమలు చేయాల్సిన అవసరం ఉంది ఈ పరిస్థితులను ఎదుర్కోవటానికి తీసుకోవలసిన చర్యలను మనము తీసుకుంటే లేదా మనలో మనం ఎదుర్కొనే సమస్యలను ఊహించగలిగితే మానవ వనరుల నిర్వాహకులుగా మన పని పరిధిలో మన ఉద్యోగులను క్రమశిక్షణ చేయవలసిన అవసరాన్ని నిరోధించగలం కాబట్టి ఇది సంస్థ యొక్క కార్యకలాపాలు మరియు ప్రక్రియల సంరక్షకులుగా ఉద్యోగులు మరియు పర్యవేక్షకులు లేదా నిర్వాహకులు లేదా ఉన్నతాధికారులకు విన్ విన్పరిస్థితి కాబట్టి దానితో ముందుకు సాగండి ఈ ప్రత్యేక ఉపన్యాసం కోసం నేను మొత్తం మెటీరియల్ ను అన్ని విషయాలను గోమెజ్ మెజియా బాల్కిన్ మరియు కార్డిGomez Mejia Balkin and Cardy రాసిన పుస్తకం నుండి తీసుకున్నాను మనం మనుషులం వ్యక్తులు కలత చెందుతారు వ్యక్తులకు కోపం వస్తుంది వారు గొడవల్లో పడవచ్చు వారు వివిధ రకాల మనోవేదనలతో వివిధ రకాల పరిస్థితులతో మీ వద్దకు రావచ్చు వాళ్ళు వస్తారు వారు మిమ్మల్ని అరుస్తూ ముగించవచ్చు వారు మీపై తమ కోపాన్ని వ్యక్తం చేయవచ్చు అప్పుడు వారు మానవ వనరుల నిర్వాహకులు ఐన మీ వద్దకు రావచ్చు మీరు ఎందుకు అలాంటి రీతిలో చేయలేదని చెప్పండి పరిస్థితి ఎందుకు ఇలా మారింది మరియు మానవ వనరుల నిర్వాహకుడిగా అర్థం చేసుకోవడం ఏమి జరుగుతుందో తెలుసుకోవడం మరియు ఈ పరిస్థితిని ఎదుర్కోవటానికి ఒక స్ట్రాటజీ తో ముందుకు రావడం మీ పని కాబట్టి మానవ వనరుల నిర్వాహకుడిగా మీ సామర్థ్యంలో ఎవరో మీ వద్దకు చాలా కోపంగా ఉన్న వ్యక్తి వస్తారు ఆ పరిస్థితిని మీరు ఎలా ఎదుర్కొంటారు మీరు ఆ పరిస్థితిని ఒక లెవల్ లో సరిగ్గా వ్యవహరిస్తే మీరు ఆ పరిస్థితిని తార్కికంగా వ్యవహరిస్తే ఎవరికైనా క్రమశిక్షణ అవసరం తొలగించబడవచ్చు కాబట్టి ఒక వ్యక్తి మీ వద్దకు చాలా చాలా కోపంగా వస్తే మీరు ఏమి చేస్తారు మీరు చేయవలసిన మొదటి విషయం ఏమిటంటే ఆ వ్యక్తిని వెళ్లనివ్వడం అంతరాయం కలిగించవద్దు వ్యక్తి తనలో నుంచి అంతా బయటకు తీయనివ్వండి ఎవరో మీ వద్దకు చాలా చాలా కోపంగా వస్తారు వారు ఏమి చెప్తున్నారో చెప్పనివ్వండి అతను దాన్ని బయటకు తీయనివ్వండి అప్పుడు వారి పరిస్థితిని సాధ్యమైనంతవరకు అంగీకరించండి వారు చెప్పేదానికి నేను అంగీకరిస్తున్నాను కానీ ఈ వ్యక్తి యొక్క దృక్కోణం నుండి కనీసం ప్రయత్నించడానికి మరియు చూడటానికి ఇది సహాయపడుతుంది అతను స్పష్టంగా చాలా చాలా అసౌకర్యంగా ఉన్నాడు కాబట్టి అవును అని చెప్పండి మీరు ఎక్కడి నుండి వస్తున్నారో నేను చూశాను నేను మీకు ఏమి సహాయం చేయగలను సంబంధిత వ్యక్తి మీరు చెప్పిన నిమిషం అతను లేదా ఆమె సురక్షిత మండలంలో ఉన్నట్లు అతను లేదా ఆమెకు మద్దతు ఇస్తున్నట్లు అనిపిస్తుంది మరియు ఏ విధమైన క్రమశిక్షణకు ఐనా లేదా అంతకంటే ఎక్కువ ప్రతికూల ప్రవాహం కోసం మీకు ఏవైనా అవసరాలు తగ్గుతాయి కాబట్టి మీరు వ్యక్తికి సహాయం చేయడానికి నిజంగా ఆసక్తి కలిగి ఉంటే ఆ వ్యక్తి యొక్క వైపు వినడానికి మీకు నిజంగా ఆసక్తి ఉంటే మానవ వనరుల నిర్వాహకుడిగా మీ సామర్థ్యంలో చేసే పనిలో పెద్ద భాగం ఉద్యోగి శాంతించటానికి సహాయపడుతుంది సమస్యను గుర్తించండి సహజంగానే ఒక వ్యక్తి ప్రతిదీ బ్యాక్బర్నర్పై ఉంచినట్లయితే వ్యక్తి మీ కార్యాలయానికి కొన్ని విషయాల గురించి మాట్లాడటానికి రావడానికి ఇబ్బంది పడినట్లయితే స్పష్టంగా ఇది సంబంధిత వ్యక్తికి చాలా ఇబ్బంది అని అర్థం దయచేసి సమస్యను కొట్టివేయవద్దు సమస్య ఉందని అంగీకరించండి మీరు అర్థం చేసుకోవచ్చు లేదా అర్థం చేసుకోకపోవచ్చు కానీ మీరు దీన్ని అర్థం చేసుకోవడానికి ఎల్లప్పుడూ ప్రయత్నించవచ్చు సమస్య ఉందని మీరు గుర్తించినప్పుడు వ్యక్తి దాని గురించి మీతో మాట్లాడటం సౌకర్యంగా ఉంటుంది మరియు మీరిద్దరూ చాలా మంది వాటాదారులకు ఆమోదయోగ్యమైన పరిష్కారానికి రావచ్చు మీరు చేయగలిగినంత వరకు క్షమాపణ చెప్పండి సాకులు చెప్పవద్దు సంస్థ మీతో అలా ప్రవర్తించినందుకు నన్ను క్షమించండి అని చెప్పకండి కానీ మీరు ఈ విధంగా చెప్పండి మీరు చాలా అసౌకర్యంగా ఉన్నందుకు నన్ను క్షమించండి క్షమించండి నేను మీ దృష్టికోణాన్ని ఇంతకు ముందు చూడలేకపోయాను క్షమించండి నాకు ఇప్పటివరకు పరిస్థితి గురించి తెలియదు మరియు నేను మీకు సహాయం చేయలేకపోయాను మరియు నాతో వచ్చి మాట్లాడవలసిన అవసరం ఉందని మీరు భావించిన పరిస్థితికి పరిస్థితి వచ్చింది కాబట్టి అప్పటి వరకు సరే కానీ పరిస్థితి అంతకు మించి వెళితే మీకు తెలియదు కాబట్టి ఆ పరిస్థితిని బట్టి మీరు కాల్ చేయవచ్చు కానీ మీరు నన్ను క్షమించండి అని చెబితే విషయం చేతి దాటిందని మీకు తెలుసు కాబట్టి మీరు క్షమించాలి అని అడిగే అవసరం ఉంది మీరు నా దగ్గరకు వచ్చి దాని గురించి నాతో మాట్లాడటానికి సమయం మరియు కృషి తీసుకోవలసి వచ్చింది మీరు ఇలా చెబితే సంబంధిత వ్యక్తి సురక్షితంగా ఉంటాడు సంబంధిత వ్యక్తి సానుభూతి పొందుతారు మరియు వ్యక్తి యొక్క కోపం తగ్గే అవకాశం ఉంది మరియు ఏదైనా ప్రతికూల ప్రవర్తనను నివారించవచ్చు మీ అధికారంలోనే వ్యక్తి యొక్క మనోవేదనలను వింటున్నట్లు వ్యక్తికి తెలిస్తే వ్యక్తి విధ్వంసానికి పాల్పడడు లేదా ఏమైనా చేయడు మనందరికీ ఒక అధికార పరిధి ఉంది మళ్ళీ నేను మునుపటి ఉపన్యాసంలో చెప్పినట్లుగా నా ముక్కు ఎక్కడ ముగుస్తుంది అక్కడ మీది ప్రారంభమవుతుంది మనందరికీ మన పరిమితులు ఉన్నాయి మనము ఆ సరిహద్దులను అధిగమించకూడదు మనము సంబంధిత వ్యక్తులకు విషయాలను సూచించవచ్చు మనము ఎల్లప్పుడూ మన అధికార పరిధిలోనే ఉండాలి మరియు సంబంధిత వ్యక్తికి సహాయం చేయడానికి మనము చేసే ప్రయత్నాలలో మన సరిహద్దులను అధిగమించకూడదు కానీ సహాయం కోసం మన వద్దకు వస్తున్న వ్యక్తికి సహాయం చేయడానికి మనం చేయగలిగినది చేయాలి కోపం తగ్గే అవకాశం ఉన్న చోట మనం ఇలా చేస్తున్నామని వ్యక్తి తెలుసుకున్న నిమిషం క్రమశిక్షణ యొక్క అవసరాన్ని మరింత తొలగించవచ్చు ఫలితాన్ని అంచనా వేయండి మీరు ఏమి చేసినా దయచేసి మీరు చెప్పేది లేదా చేస్తున్నది అప్పటినుండి పరిస్థితిని ఎలా ప్రభావితం చేస్తుందో తెలుసుకోండి ఆపై మానవ వనరుల వ్యక్తిగా మీ సామర్థ్యంలో మీరు ఏ చర్యలు తీసుకోవాలి అనే దాని గురించి చూడండి వ్యక్తి యొక్క గత రికార్డు ఏమిటో మీకు తెలుసు వ్యక్తికి అతనిపై లేదా ఆమెపై న్యాయస్థానంలో పెండింగ్ కేసులు ఉన్నాయా మోటారు వాహనం లేదా రహదారి ఉల్లంఘన వంటి కొన్ని కేసులు అంత తీవ్రమైనవి కాకపోవచ్చు అవి తీవ్రమైనవి కానీ మీ సంస్థకు సంబంధించినంతవరకు అవి చాలా తీవ్రమైనవి కావు మరోవైపు ఒక వ్యక్తి సంస్థ నుండి దొంగిలించి నిధుల దుర్వినియోగం చేసినట్లు ఆరోపించినట్లయితే అది చాలా తీవ్రమైన సమస్య లేదా వ్యక్తి వేధింపుల ఆరోపణలు ఎదుర్కొన్నాడు అది చాలా తీవ్రమైన సమస్య అవుతుంది మరియు మీరు ఉద్యోగిని నియమించే ముందే అది పరిగణనలోకి తీసుకోవాలి కాబట్టి ఆ విషయాలను సాధ్యమైనంతవరకు తనిఖీ చేయాలి భవిష్యత్తులో ఒక వ్యక్తి ఎలా ప్రవర్తిస్తాడో తెలుసుకోవడం సాధ్యం కాదు బహుళ ఇంటర్వ్యూలు సంస్థలో విభిన్న సమూహాలకు దారితీస్తుంది అది బయాస్ ని తగ్గించి నియామక నిర్ణయాలలో తక్కువ ప్రభావానికి దారితీస్తాయి కాబట్టి సాధ్యమైనంతవరకు మీ ఇంటర్వ్యూ ప్యానెల్లో చాలా మంది వ్యక్తులు ఉండాలి మరియు సంబంధిత వ్యక్తి విభిన్న శ్రేణి సిబ్బందితో ఒకటి కంటే ఎక్కువ రౌండ్ల ఇంటర్వ్యూల ద్వారా వెల్లాలి స్త్రీపురుషులు ఎవరైనా కావచ్చు సంస్థలోని విభిన్న సామర్థ్యం గల వ్యక్తులను ఇంటర్వ్యూలో మీరు కలిగి ఉండవచ్చు మీకు వివిధ విభాగాల ప్రజలు ఇంటర్వ్యూలలో కూర్చుని ఉండవచ్చు కాబట్టి ఇది మీరు ఈ వ్యక్తిని ఎంతవరకు ముఖ్యమైన వారిగా భావిస్తారనే దానిపై ఆధారపడి ఉంటుంది మరియు ఈ స్థానం మీకు ఎంత ముఖ్యమైనదో మీకు తెలుసు కొన్నిసార్లు మీ సంస్థకు అనేక రౌండ్స్ ఇంటర్వ్యూలను నిర్వహించడానికి వనరులు ఉండకపోవచ్చు కానీ సాధ్యమైనంతవరకు మీ ఇంటర్వ్యూ ప్యానెల్ ను విభిన్న ఉద్యోగులతో లేదా వీలైనంత విభిన్న ఇంటర్వ్యూయర్లతో నింపండి కాబట్టి ఆ పక్షపాతం రాదు ప్రతి ఒక్కరూ ఒకే సంఘం లేదా ఒకే భౌగోళిక ప్రాంతం నుండి ఉండకూడదు కాబట్టి మీరు ఒక నిర్దిష్ట ప్రాంతానికి మాత్రమే అనుకూలంగా ఉన్నారని ఆరోపించబడలేరు నా ఉద్దేశ్యం ఏమిటంటే ఒకరికి చెందిన భౌగోళిక ప్రాంత ప్రజలను ఇష్టపడటం మానవ స్వభావం కాబట్టి మీకు తెలుసు కానీ మొత్తం ప్యానెల్ ఆ వ్యక్తులను కలిగి ఉంటే అప్పుడు ప్యానెల్ లోకి తీసుకోని వ్యక్తులు ఈ ప్రజలు వేరే వర్గానికి చెందినవారని అంటారు కాబట్టి నన్ను తీసుకోలేదు ఈ ప్రజలు వేరే భౌగోళిక ప్రాంతాలకు చెందినవారు కాబట్టి వారు తమ సొంత ప్రాంతం నుండి వ్యక్తులను తీసుకోవడానికి ఇష్టపడతారు అందుకే నన్ను తీసుకోలేదు మరియు మీకు అది అక్కరలేదు అభ్యర్థుల స్థానభ్రంశం మరియు ఊహించిన విధంగా పని చేసే సామర్థ్యాన్ని అంచనా వేయడానికి కొన్ని రోజుల వ్యవధిలో వ్యక్తిత్వ పరీక్షలు నిర్వహించబడతాయి సివిల్ సర్వీసెస్ పరీక్షలలో భారత సాయుధ దళాలలో ఇది జరుగుతుంది కాబట్టి దీనిని జాగ్రత్తగా చూసుకోవడం చాలా ముఖ్యం ఇది నిజంగా ప్రజలకు సహాయపడుతుంది ఇది అభ్యర్థి ఒత్తిడికి లోనవుతున్నారా అభ్యర్థి శారీరకంగా కొన్ని పనులు చేయగలరా అని ఇంటర్వ్యూ బోర్డు చూడటానికి సహాయపడుతుంది వ్యక్తిత్వ పరీక్షలు ఉన్నాయి శారీరక పరీక్షలు ఉన్నాయి ఇంటర్వ్యూలు ఉన్నాయి వ్యక్తి యొక్క ప్రవర్తన కొంత కాలానికి గమనించబడుతుంది బ్యూటీ క్వీన్ లను ఒకే చోట ఉంచే అందాల పోటీలలో కూడా ఇది జరుగుతుందని నేను నమ్ముతున్నాను మరియు వారి ప్రవర్తన ప్రతి రోజు గమనించవచ్చు కాబట్టి చాలా సందర్భాలలో ఇది జరుగుతుంది కానీ ఇది మీ సంస్థ వెతుకుతున్న దానిపై ఆధారపడి ఉంటుంది మరియు మీరు వ్యక్తులను తీసుకోవడానికి ఎలా ప్లాన్ చేస్తారు మరియు మీ సంస్థకు ఈ రకమైన పరీక్షలను నిర్వహించడానికి వనరులు ఉన్నాయా కాబట్టి నియామక నిర్ణయాలకు మీరు ఎక్కువ సమయం మరియు వనరులను వెచ్చిస్తే తరువాత ఉద్యోగులు దుష్ప్రవర్తనకు పాల్పడే అవకాశాలు తక్కువ వ్యక్తి యొక్క ఉద్యోగ సామర్థ్యాన్ని సాధ్యమైనంతవరకు అంచనా వేయాలి మరియు ఇది భవిష్యత్తులో చాలా సమస్యలను నివారించడంలో మీకు సహాయపడుతుంది తదుపరి అంశం శిక్షణ మరియు అభివృద్ధి ఒకసారి ఉద్యోగులను తీసుకున్న తర్వాత మనం శిక్షణ మరియు అభివృద్ధిని తప్పక కలిగి ఉండాలని మీకు తెలుసు తర్వాత సమర్థవంతమైన ఒరీఎంటేషన్ ప్రోగ్రాం లను చూడాలి సమర్థవంతమైన ఒరీఎంటేషన్ ప్రోగ్రాం లు కొత్త ఉద్యోగులకు సంస్థ యొక్క ముఖ్యమైన విలువలను తెలియజేస్తాయి ఉద్యోగులు తమకు తాము ఏమి పొందుతున్నారో తెలుసుకోవాలి ఉదాహరణకు బోధనా వృత్తిలో ముఖ్యంగా ఐఐటి ఖరగ్పూర్ వంటి ఉన్నత విద్యాసంస్థలలో మా అధ్యాపకులు వారి పరిశోధన మరియు బోధనకు అవసరమైనంత ఎక్కువ సమయాన్ని కేటాయించాలని మేము ఆశిస్తున్నాము రాత్రి 8 9 10 వరకు మా కార్యాలయాల్లో కూర్చోవాల్సిన అవసరం ఉందని ఎవరూ మాకు చెప్పరు కానీ అలా చేయడానికి మాకు అన్ని రకాల మద్దతు లభిస్తుంది కాబట్టి సంస్థ యొక్క కల్చర్ మేము పనికి రావాలి అని అనుకుంటాం మనమందరం పనికి రావడం మన అందరికీ చాలా ఇష్టం మన కార్యాలయాలకు వెళ్లడం మనందరికీ చాలా ఇష్టం మా పరిశోధన గురించి మా బోధన గురించి మా విద్యార్థుల పట్ల మక్కువ చూపుతున్నాము మరియు మాకు అన్ని వనరులు ఇవ్వబడ్డాయి కాబట్టి ఆఫీస్ అవర్స్ మరియు హోమ్ అవర్స్ మధ్య నిజంగా బాగా నిర్వచించబడిన లైన్ లేదు కాబట్టి ప్రతి ఒక్కరి కుటుంబానికి ప్రతి ఒక్కరి కుటుంబం తెలుసు మరియు ఇది ఒక పెద్ద సంతోషకరమైన కుటుంబం లాంటిది కాబట్టి కల్చర్ అలాంటిది ఇప్పుడు మీకు ఆ కల్చర్ నచ్చకపోతే మీరు దాన్ని ఆస్వాదించకపోతే ఐఐటి ఖరగ్పూర్ వంటి ప్రదేశానికి రాకూడదు మీరు మీ పని జీవితం మరియు మీ వ్యక్తిగత జీవితం మరియు మీ కుటుంబ జీవితం మధ్య స్పష్టమైన విభాగం కలిగి ఉండాలనుకుంటే ఈ రకమైన ఇన్స్టిట్యూట్స్ లేదా ఇండస్ట్రీ టౌన్ షిప్ లు కూడా మీ కోసం కాదు ఇండస్ట్రీ టౌన్ షిప్ అంటే ఏమిటో నాకు తెలియదు నాకు ప్రత్యక్ష అనుభవం లేదు ఇండస్ట్రీ టౌన్షిప్లు కూడా అలాంటివని నేను విన్నాను కాబట్టి పనికి సంబంధించినంతవరకు ప్రతి ఒక్కరూ వసతి కల్పిస్తున్నారని మీకు తెలుసు మరియు ప్రతి ఒక్కరూ పనికి వెళ్లడాన్ని ఇష్టపడతారు మరియు మీరు సాయంత్రం ఒకే వ్యక్తులతో సమావేశమవుతారు మరియు మీరు కలిసి పనులు చేస్తారు కాబట్టి ఆ విధంగా స్నేహం మరియు సంస్థను నిర్మిస్తుంది ఇది విన్ విన్ పరిస్థితి ఎందుకంటే ప్రజలు సంస్థకు కట్టుబడి ఉన్నారని భావిస్తారు ఉద్యోగులు సంస్థకు కట్టుబడి ఉన్నారని భావిస్తారు మరియు సంస్థ తన ఉద్యోగులను బాగా చూసుకుంటుందని భావిస్తుంది సమర్థవంతమైన ఒరీఎంటేషన్ ప్రోగ్రాం లు ఉద్యోగులను సంస్థ యొక్క అంచనాల వైపు నడిపిస్తాయి సంస్థ మీ నుండి ఏమి ఆశించిందో మీకు చెప్పబడింది విలువలు ఏమిటి సంస్కృతి ఎలా ఉంటుంది మరియు ఇవన్నీ ఉద్యోగులు తమ ప్రవర్తనను చక్కగా నిర్వహించడానికి సహాయపడుతుంది మీ నుండి ఏమి ఆశించబడుతుందో మీకు తెలిస్తే సంస్థ మీ నుండి ఆశించిన దాన్ని ఇవ్వడానికి మీరు మీ సామర్థ్యంలో ప్రతిదీ చేస్తారు కాబట్టి సంస్థ మిమ్మల్ని ఎలా చూడాలని అనుకుంటారో అలాగే మీరు చూడబడతారు ప్రారంభ శిక్షణ మరియు పీరియాడిక్ రీ ట్రైనింగ్ కార్యక్రమాల ద్వారా నైపుణ్యం అంతరాలను తగ్గించడం మరియు సామర్థ్యాలను మెరుగుపరచడం జరుగుతుంది కాబట్టి ఉద్యోగులు ఎదగడానికి ఇష్టపడతారు ఉద్యోగులుకు ఎలా ఎదుగుతున్నారో తెలుసుకోవడం ఇష్టం ఉద్యోగులు తమ నైపుణ్యాలను మెరుగుపర్చడానికి ఇష్టపడతారు మనమందరం మన దగ్గర ఉన్నదాన్ని ఉపయోగించాలనుకుంటున్నాము మరియు మనమందరం నవీకరించబడాలని కోరుకుంటున్నాము సంస్థ మన పనిని చక్కగా చేయటానికి మనం నేర్చుకోవలసిన క్రొత్త విషయాల యొక్క మన నైపుణ్యాలను నవీకరించడానికి సౌకర్యాలు కల్పిస్తే మనము దాని గురించి సంతోషిస్తాం మనము పనికి వెళ్లాలనుకుంటున్నాము మరియు ఇవన్నీ చివరికి సంస్థకు ఉన్న సమస్యలను తగ్గించడంలో సహాయపడతాయి కాబట్టి ఇది గెలుపు గెలుపు పరిస్థితి సంస్థ చాలా మంచి ఒరిఎంటేషన్ కార్యక్రమాలు మరియు చాలా మంచి రీ ట్రైనింగ్ కార్యక్రమాలను కలిగి ఉండటం విలువైనదే ఉద్యోగులకు సరైన శిక్షణ ఇస్తారు వారు తరువాత సంస్థలో దానిని ఉపయోగించాల్సిన అవసరం నేర్పుతారు మరియు వారు కొన్ని విషయాలలో తిరిగి శిక్షణ పొందుతారు మరియు ఇది ఉద్యోగులుగా ఉత్పాదకంగా ఉండటానికి వారికి సహాయపడుతుంది కోచింగ్ ఇవ్వడానికి పర్యవేక్షకులకు శిక్షణ ఇవ్వడం మరియు వారి సహచరులకి అభిప్రాయాన్ని అందించడం పర్యవేక్షకులను సమస్య ఉన్నపుడు క్రమశిక్షణ కంటే ముందు కౌన్సెలింగ్ చేయాలని ప్రోత్సహిస్తుంది మునుపటి ఉపన్యాసంలో కూడా చెప్పాను మానవ వనరుల సిబ్బందిగా మన పని ప్రజలు ఏమి చేస్తున్నారో అది చేయకుండా నిరోధించడం కాదు వారిని క్రమశిక్షణ చేయడం కాదు మీరు తప్పు ఇది మేము మీకు ఇచ్చే శిక్ష అని వారికి చెప్పడం కాదు మానవ వనరుల సిబ్బందిగా మన పని మన ఉద్యోగుల పెరుగుదల మరియు అభివృద్ధిని వీలైనంత ఉత్పాదకతగా మార్చడం మరియు వీలైనంతవరకు సంస్థకు కట్టుబడి ఉండటం కాబట్టి ఉద్యోగులకు అభిప్రాయాన్ని అందించడానికి మరియు శిక్షణ ఇవ్వడానికి పర్యవేక్షకులకు శిక్షణ ఇవ్వాలి కాబట్టి ఉద్యోగులు తమ పర్యవేక్షకులు తమను బాగా చూసుకుంటున్నారని భావిస్తారు కెరీర్ లాడర్స్ అభివృద్ధి లేదా స్పష్టమైన మరియు సాధించగల కెరీర్ పురోగతి కార్యక్రమాలు మరియు కెరీర్ పురోగతికి మద్దతు ఇవ్వడం సంస్థలో వారు ఎలా ఎదగగలరో ప్రజలకు చూపించండి సంస్థలో వారు తమ ప్రమోషన్లు మొదలైనవి ఎలా పొందవచ్చో వారికి చెప్పండి అపుడు వారు నిబద్ధతతో ఉంటారు కాబట్టి కెరీర్ పురోగతి మార్గం స్పష్టంగా ఉండాలి మీరు దానిని స్పష్టం చేయాలి ప్రజలు అంకితభావంతో ఉంటారు అది వారి కెరీర్లో మరింత ముందుకు వెళ్ళడానికి వారిని ప్రేరేపిస్తుంది మరియు సంస్థకు తక్కువ సమస్యలు ఉంటాయి హెచ్ ఆర్ ప్లానింగ్ మనము అభివృద్ధి గురించి ప్రణాళిక గురుంచి కొంచం మాట్లాడదాం మనము ప్రణాళిక గురించి మాట్లాడేటప్పుడు ఉద్యోగాల డిజైనింగ్ గురించి మాట్లాడుతున్నాము మనము ఇప్పటికే హెచ్ ఆర్ ప్లానింగ్ గురించి రకరకాలుగా చర్చించాము కాబట్టి ప్రతి ఉద్యోగి యొక్క ఉత్తమ ప్రతిభను ఉపయోగించుకునేలా ఉద్యోగాన్ని రూపొందించాలి ఉద్యోగాలు కూడా రూపొందించుకోవచ్చు అంటే ఒకే రకమైన లక్షణాలతో కూడిన ఉద్యోగాలను ఒక కేటగిరీలో చేర్చవచ్చు మరియు ఆ కేటగిరీలోని పురోగతి ఉద్యోగులకు స్పష్టం చేయవచ్చు ఉద్యోగులకు సమర్థవంతంగా కమ్యూనికేట్ చేయడానికి ఉద్యోగ వివరణలు మరియు పని ప్రణాళికలను అభివృద్ధి చేయాలి పని తీరు యొక్క ప్రమాణాలకు ఉద్యోగులే జవాబుదారీ అవుతారు కాబట్టి మనము హెచ్ ఆర్ ప్లానింగ్ గురించి మాట్లాడేటప్పుడు మనము ఉద్యోగికి అంచనాలను తెలియజేస్తాము వారి ఉద్యోగం ఏమిటో వారికి చెప్తాము వారి పని ప్రణాళికలను అభివృద్ధి చేయడానికి వారికి సహాయం చేస్తాము లేదా వారికి పని ప్రణాళికలు ఇవ్వాలి వారి నుండి ఎప్పుడు ఏమి ఆశిస్తున్నాము వారికి చెప్పండి గడువు ఇవ్వండి మరియు మనము వారికి జవాబుదారీగా ఉంటాము వారు ప్రదర్శించగలిగే సమయాన్ని వారికి ఇవ్వండి ఆపై మనము దానిని కొంతకాలం తర్వాత సమీక్షించాలి కాబట్టి రాబోయే దాని గురించి ప్రజలకు తెలిస్తే ప్రజలకు సహేతుకమైన లక్ష్యం ఉంటుంది అప్పుడు అవాంఛనీయ ప్రవర్తనలో పాల్గొనే అవకాశాలు గణనీయంగా తగ్గుతాయి మరియు ఉద్యోగాలు లో మొదటి పాయింట్ ప్రతి ఉద్యోగి యొక్క ఉత్తమ ప్రతిభను ఉపయోగించుకునేలా ఉద్యోగాలను రూపొందించాలి కాబట్టి ఉద్యోగులు తమ వద్ద ఉన్నదానిని ఉపయోగించుకునే విధంగా ఉద్యోగాలు రూపొందించబడితే అప్పుడు అది వారి ఉద్యోగాలతో నిమగ్నమై ఉండటానికి సహాయపడుతుంది ఇది ఉద్యోగుల నిమగ్నాన్ని పెంచుతుంది ఇది వారు చేస్తున్న పనులలో వారి ఆసక్తిని సజీవంగా ఉంచుతుంది మరియు ఇది సంస్థ ఉద్యోగుల నుండి గరిష్ట ఉత్పత్తిని పొందడానికి సహాయపడుతుంది మరియు సంస్థ కోసం పనిచేయడానికి ఉద్యోగులు ఆసక్తిగా ఉండటానికి కూడా ఇది సహాయపడుతుంది చేసిన పనికి పొగడ్తలు ఉద్యోగులు తమ పనిని పూర్తి చేసారు ఇప్పుడు మీరు ఉద్యోగి యొక్క అవుట్పుట్ నాణ్యతను అంచనా వేయడానికి సమయం ఆసన్నమైంది కాబట్టి మీరు ఎలా చేస్తారు పనితీరు మదింపు ప్రమాణాల యొక్క సహేతుకమైన ప్రమాణాలు చేయాలి పనితీరు మదింపు ప్రమాణాలను సాధించగల స్థాయిలో సెట్ చేయాలి ఇది తగినంత కష్టం గా మరియు సవాలుగా ఉండాలి కానీ అది సాధించగలగాలి సహేతుకంగా ఉండాలి తరచూ మరియు అవసరమైనంతవరకు సబార్డినేట్లకు నిరంతరం ఫీడ్బ్యాక్ అందించడం అంటే ఉద్యోగులకు నిరంతర ఫీడ్బ్యాక్ ఇవ్వాలి వారు ఏమి చేయాలో వారికి రోటీన్ గా చెప్పాలి మరియు సాధ్యమైనంతవరకు వారి సామర్థ్యాన్ని ఉత్తమంగా ప్రదర్శించడంలో సహాయపడటానికి జోక్యం చేసుకోవచ్చు కాబట్టి వారి పనిని వారి పర్యవేక్షకులు సందర్శించాలి మరియు అభిప్రాయాన్ని రోటీన్ గా ఇవ్వాలి ఉద్యోగి తన గరిష్ట సామర్థ్యం లేదా ఆశించిన స్థాయికి పని చేస్తున్నాడా లేదా అని వారు తనిఖీ చేయాలి పర్యవేక్షకులు వీలైనప్పుడల్లా జోక్యం చేసుకోవాలి మరియు ఉద్యోగికి సహాయం చేయండి లేదా ఉద్యోగిని సరైన దిశలో నడిపించండి మరియు ఆ విధంగా పేలవమైన పనితీరు కోసం ఉద్యోగిని క్రమశిక్షణ చేయవలసిన అవసరం తగ్గుతుంది ఉద్యోగులను తొలగించడం లేదా వివక్షత దావాల నుండి ఉద్యోగులను రక్షించడానికి ఉద్యోగుల మదింపుల యొక్క సరైన డాక్యుమెంటేషన్ చేయాలి కాబట్టి ఉద్యోగి పనితీరుకు సంబంధించిన డాక్యుమెంటేషన్ అన్ని సమయాల్లో నిర్వహించబడాలి మరియు తరువాత ఏ కారణం చేతనైనా ఉద్యోగి పనితీరు గురించి అసమంజసమైనవి ఉంటే ఉద్యోగి మంచి పనితీరు యొక్క మునుపటి రికార్డులు ఉన్నట్లు గుర్తించినట్లయితే వాటిని ఉద్యోగికి మద్దతుగా ఉపయోగించవచ్చు కాబట్టి ఉద్యోగి ఏ విధంగానూ తొలగించబడడు మరోవైపు ఒక ఉద్యోగి తరచుగా అవాంఛనీయ ప్రవర్తనలో పాల్గొంటుంటేఆ సమయంలో ఈ రికార్డులు ఉద్యోగి విషయంలో కూడా చాలా హానికరం కాబట్టి ఇది రెండు విధాలుగా పనిచేస్తుంది కానీ డాక్యుమెంటేషన్ ఎల్లప్పుడూ సహాయపడుతుంది చాలా సందర్భాల్లో ఇది సమస్యల నుండి ఉద్యోగులను రక్షించడంలో సహాయపడుతుంది పేలవమైన పనితీరు సంబంధించిన సమస్యలు యొక్క రికార్డు చివరకు సంస్థ వారిని తొలగించడానికి ఒక కారణం అవుతుంది పనితీరు ఫలితాలతో పాటు ఉద్యోగుల ప్రవర్తనలను కొలవడానికి పనితీరు మదింపుల సామర్థ్యం కాబట్టి ఉద్యోగులు తాము ఊహించిన పనితీరు లక్ష్యాలను సాధించడానికి ఉపయోగించే పద్ధతులపై అభిప్రాయాన్ని స్వీకరిస్తారు కాబట్టి పనితీరు అంచనాలు నిజంగా ఒకరి పనితీరు యొక్క ఖచ్చితమైన కొలతలుగా పరిగణించబడవని మునుపటి కొన్ని ఉపన్యాసాలలో మనం దీనిని చర్చించాము కానీ ఇప్పటికీ ఈ పనితీరు అంచనాలు ఉద్యోగుల ప్రవర్తనను కొలవగలగాలి అందువల్ల కొన్ని మార్గాల్లో ఫీడ్బ్యాక్ ప్రయోజనం కోసం వాటిని ఉపయోగించుకోవచ్చు అది ఉద్యోగి తన ప్రవర్తనను అతని లేదా ఆమె ఉత్పత్తిని మెరుగుపరచడంలో సహాయపడుతుంది ప్రవర్తన అంటే వీలైనంతవరకూ వృత్తిపరమైన ప్రవర్తన పని సంబంధిత ప్రవర్తన అని అర్థం మరియు ఇక్కడ చివరి విషయం పరిహారం పరిహారం సమయంలో మనం జోక్యం చేసుకోవచ్చు పరిహారం అంటే అన్ని ఉద్యోగుల మాదిరిగానే పే పాలసీలను న్యాయంగా గ్రహించడం కాబట్టి పరిహారానికి సంబంధించినంతవరకు వ్యక్తి అందుకున్న డబ్బు జీతం ప్రయోజనాలు ఉద్యోగి పొందే ప్రోత్సాహకాలు ఉద్యోగి చేత సాధ్యమైన అన్ని విదాలుగా న్యాయంగా పరిగణించబడేలా మానవ వనరుల నిర్వాహకుడు చురుకైన చర్యలు తీసుకోవచ్చు పరిహారానికి సంబంధించినంతవరకు మరియు అన్యాయానికి సంబంధించి మరిన్ని సమస్యలను నివారించడంలో ఇది సహాయపడుతుంది అప్పీల్ మెకానిజం ఉద్యోగులకు వేతన నిర్ణయాన్ని సవాలు చేసే హక్కు ఇస్తుంది కాబట్టి పరిహారం యొక్క ఫెయిర్ సిస్టంను కలిగి ఉండటంతో పాటు ఉద్యోగులు తమ సౌకర్యవంతమైన సురక్షితమైన హానిచేయని మార్గం లో ఎందుకు X సేవలకు మాత్రమే చెల్లించారు Y సేవలకు ఎందుకు చెల్లించలేదు అని సంస్థను అడిగే దారి ఉంది ఇది ఉద్యోగులు నిబద్ధతతో ఉండటానికి సహాయపడుతుంది వారు న్యాయంగా చూడబడుతున్నరని వారు భావిస్తే వారు సంస్థకు హాని కలిగించే ప్రవర్తనల్లో పాల్గొనే అవకాశం తక్కువ హెచ్ ఆర్ మేనేజర్లు మరియు నిపుణులుగా ఉద్యోగుల పని జీవితంలో ప్రతి దశలో మనము జోక్యం చేసుకోగల కొన్ని వ్యూహాలు ఇవి మరియు ఉద్యోగులు అసమంజసమైన ప్రవర్తనలో పాల్గొనే అవకాశాలు తగ్గించబడతాయని నిర్ధారించడానికి మన సామర్థ్యంలో ఏమైనా చేయవచ్చు మరియు వారిని క్రమశిక్షణ చేయవలసిన అవసరం సాధ్యమైనంతవరకు తగ్గుతుంది ఇప్పుడు ఈ ఉపన్యాసంలో మీ కోసం నేను చెప్పేది ఇది మరియు రాబోయే సెషన్లో మానవ వనరుల నిర్వహణలో మనం ఏమి నేర్చుకున్నామో అవి మొత్తం గా చూద్దాము కాబట్టి విన్నందుకు చాలా ధన్యవాదాలు